అసైన్మెంట్ ప్రాబ్లెమ్ పరిచయం ఈ మాడ్యూల్లో మనము అసైన్మెంట్ ప్రాబ్లెమ్ గురించి చర్చించుకుందాం ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లెమ్ లాగానే కార్యకలాపాల పరిశోధనలో అసైన్మెంట్ ప్రాబ్లెమ్ అనేది కూడా మరొక ముఖ్యమైన సమస్య ముందుగా నేను అసైన్మెంట్ ప్రాబ్లెమ్ గురించి వివరణ ఇస్తాను ఇప్పుడు అసైన్మెంట్ ప్రాబ్లెమ్లో ముగ్గురు వ్యక్తులు చేయగల మూడు ఉద్యోగాలు ఉన్నాయి అనుకుందాము ఇక్కడ చూపిన గ్రాఫ్ లేదా నెట్వర్క్ సమస్యను సూచిస్తుంది కాబట్టి ముగ్గురు వ్యక్తులు చేయగల మూడు ఉద్యోగాలు ఉన్నాయని మనము అనుకుందాము ఈ ముగ్గురు వ్యక్తులు మూడు ఉద్యోగాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారని మరియు ఇవి వ్యక్తులను సూచిస్తాయని అనుకుందాము మరియు ఈ ఉద్యోగాలు వ్యక్తులను సూచిస్తాయి ఇప్పుడు ఈ ఉద్యోగాలను నిర్వహించడానికి మరియు ఈ వ్యక్తులకు ఈ ఉద్యోగాలను కేటాయించడానికి కొంత ఖర్చు అవుతుంది ఉదాహరణకు ఒక వ్యక్తికి ఒక ఉద్యోగం ఇవ్వడానికి అయ్యే ఖర్చు 8 రూపాయలు అవుతుంది కాబట్టి ఒక వ్యక్తికి ఒక ఉద్యోగం కేటాయించడానికి 8 రూపాయలు లేదా 8 యూనిట్ల డబ్బు ఖర్చు అవుతుంది అని చెప్పవచ్చు ఉదాహరణకు 3వ వ్యక్తికి 2వ ఉద్యోగం కేటాయించడానికి 5 రూపాయలు లేదా 5 యూనిట్ల డబ్బు ఖర్చు అవుతుంది కాబట్టి ప్రతి వ్యక్తికి చేయబోయే ఖర్చు లేదా ఈ ఉద్యోగాలను వ్యక్తులకు కేటాయించడానికి సంస్థకు అయ్యే ఖర్చు 9 రూపాయలు అవుతుంది మొత్తం ఉద్యోగాలు మరియు వ్యక్తులు సమాన సంఖ్యలో ఉన్నారు కాబట్టి చివరికి ఈ ఉద్యోగాలు వ్యక్తులకు కేటాయించవలసి ఉంటుంది అంటే ప్రతి వ్యక్తికి ఒక ఉద్యోగం మాత్రమే లభిస్తుంది మరియు ప్రతి ఉద్యోగం ఒక వ్యక్తికి మాత్రమే వెళుతుంది ఒక వ్యక్తికి ఒక ఉద్యోగం మాత్రమే లభిస్తుంది ఒక నియామకంలో ఒకటి మాత్రమే ఉంది కాబట్టి తక్కువ ఖర్చుతో ఉద్యోగులను ఎలా నియామకం చేస్తారో దాన్నే అసైన్మెంట్ ప్రాబ్లెమ్ అంటారు కొంచెం భిన్నమైన కోణం నుండి సమస్యను చూస్తే మనము ముగ్గురు వ్యక్తులకు మూడు ఉద్యోగాలు కేటాయించగలము సాధారణంగా n ఉద్యోగాలు ఉంటే n వ్యక్తులకు కేటాయించబడాలి ఇది n కారకమైన మార్గాల్లో చేయవచ్చు ఎందుకంటే ఇది 3 x 3 సమస్య అయితే మొదటి ఉద్యోగం ముగ్గురు వ్యక్తులలో ఎవరికైనా వెళ్ళవచ్చు రెండవ ఉద్యోగం మరొక వ్యక్తికి వెళుతుంది మిగిలిన ఇద్దరు వ్యక్తులలో ఎవరికైనా వెళ్ళవచ్చు ఎందుకంటే వారిలో ఒకరికి మొదటి ఉద్యోగం లభిస్తుంది మరియు మూడవ ఉద్యోగం మూడవ వ్యక్తికి వెళ్తుంది కాబట్టి ఒకవేళ మూడు ఉద్యోగాలు ఉంటే అది మూడు కారకమైన మార్గాల్లో చేయవచ్చు మరియు సాధారణంగా n ఉద్యోగాలు ఉంటే అది n కారకమైన మార్గాల్లో చేయవచ్చు ఇప్పుడు సాధారణంగా n కారకమైనది లేదా ఈ సమస్యలో ఈ మూడు కారకమైన అవకాశాలలో ఒకదానికి తక్కువ ఖర్చు ఉందా అతి తక్కువ ఖర్చుతో కూడిన n కారకమైన వాటిలో ఒకటి ఎలా అని మనము కనుగొనడమే అప్పగించిన సమస్య ఈ అసైన్మెంట్ ప్రాబ్లెమ్లో సమాన సంఖ్యలో ఉద్యోగాలు మరియు వ్యక్తులు ఉన్నారని గమనించడం చాలా ముఖ్యం ఇది ఎల్లప్పుడూ ఉద్యోగాలు మరియు వ్యక్తులు కానవసరం లేదు ఉద్యోగాలు మరియు యంత్రాలు కావచ్చు యంత్రాలు మరియు వ్యక్తులు కావచ్చు ప్రాజెక్టులు మరియు విద్యార్థులు కావచ్చు మరియు అనేక మార్గాలు కావచ్చు కానీ రెండు వేర్వేరు విషయాల సమాన సంఖ్య మరియు ఆ తర్వాత మనం ఒకదానికి మరొకటి కేటాయించాలి దానికి చివరలో ప్రతి ఉద్యోగం ఒక వ్యక్తికి మాత్రమే వెళుతుంది మరియు ప్రతి వ్యక్తికి ఒకే ఉద్యోగం లభిస్తుంది ఇప్పుడు ఈ సమస్యను రూపొందిద్దాం ఉదాహరణకు Xij 1 కి సమానంగా ఉండనివ్వండి ఒకవేళ ఉద్యోగం i j అనే వ్యక్తి కి కేటాయించినట్లయితే అది 0 కి సమానం ఇప్పుడు ఇక్కడ మనము నిర్వచనం లేదా నిర్ణయించే వేరియబుల్ నిర్వచించిన విధానం కొద్దిగా భిన్నంగా ఉందని గమనించాము ఇంతకుముందు మనము Xij ను నిరంతరం మారుతుందని అని నిర్వచించాము మరియు ఇది ఏదైనా ప్రతికూల విలువను తీసుకోగలదు ఇప్పుడు ఈ Xij రెండు విలువలు 1 లేదా 0 మాత్రమే తీసుకోగలదు కాబట్టి ఇది బైనరీ వేరియబుల్ వాస్తవానికి మీరు జాగ్రత్తగా చూస్తే ఈ కోర్సులో ఇంతకు ముందే మనము ఒక సూత్రీకరణను చూశాము ఇక్కడ డెసిషన్ వేరియబుల్ బైనరీ విలువను తీసుకుంది కాబట్టి అసైన్మెంట్ ప్రాబ్లెమ్ Xij ఒక బైనరీ వేరియబుల్ అని చెప్పడం ద్వారా ప్రారంభిస్తాము అది 1 లేదా 0 తీసుకుంటుంది ఇప్పుడు మన లక్ష్యం ఏమిటి నియామకం కేటాయింపు ఖర్చు లేదా మొత్తం ఖర్చును తగ్గించడం మన లక్ష్యం కాబట్టి ఇది i j Cij Xij సారాంశం ద్వారా ఇవ్వబడుతుంది ఇక్కడ Cij అనేది i నుండి j కి కేటాయించే ఖర్చు సాధారణంగా ఖర్చు C11 లేదా Cij దగ్గర ఉంది ఖర్చు కేటాయించడాన్ని Cij అంటారు మనము ఈ కేటాయింపులు చేయడం ద్వారా మొత్తం ఖర్చును తగ్గించాలని అనుకుంటున్నాము ఇప్పుడు కన్స్ ట్రైన్ట్స్ ఏమిటి ఇక్కడ రెండు రకాల కన్స్ ట్రైన్ట్స్ ఉన్నాయి ప్రతి i కి ఒక కన్స్ ట్రైన్ట్ ΣjXij 1 ఇప్పుడు ఇక్కడ మనము ఈ నెట్వర్క్ను పరిశీలిస్తే ఈ భాగం i అవి ఉద్యోగాలు ఈ భాగం ఉద్యోగాలు i ఉదాహరణకు ఒకవేళ నేను ఇక్కడ ఉన్న మొదటి ఉద్యోగాన్ని తీసుకుంటే ఈ మొదటి ఉద్యోగాన్ని మొదటి వ్యక్తికి లేదా రెండవ వ్యక్తికి లేదా మూడవ వ్యక్తికి కేటాయించవచ్చు కాబట్టి ఇది ఒక వ్యక్తికి మాత్రమే వెళ్ళగలదు ఒక ఉద్యోగం ఒక వ్యక్తికి మాత్రమే వెళ్తుంది కాబట్టి Σi Xij 1 కాబట్టి ఒకవేళ నేను మొదటి వ్యక్తి j ని 1కి సమానంగా తీసుకుంటే ఈ వ్యక్తికి ఒకే ఉద్యోగం లభిస్తుంది ఈ వ్యక్తికి ఈ ఉద్యోగం లేదా లభిస్తుంది ప్రతి j కోసం ΣiXij 1 రెండవ రకమైన కన్స్ ట్రైన్ట్ ప్రతిi కి ΣjXij 1 అంటే ఒకవేళ నేను i 1 తీసుకుంటే ఈ ఉద్యోగం ఈ వ్యక్తికి లేదా ఈ వ్యక్తికి లేదా ఈ వ్యక్తికి వెళ్తుంది మొదటి కన్స్ ట్రైన్ట్ ఈ వ్యక్తికి ఈ ఉద్యోగం లేదా ఈ ఉద్యోగం లేదా ఈ ఉద్యోగం లభిస్తుందని చెబుతుంది రెండవ కన్స్ ట్రైన్ట్ ఈ ఉద్యోగం ఈ వ్యక్తికి లేదా ఈ వ్యక్తికి లేదా ఈ వ్యక్తికి వెళ్తుందని చెబుతుంది కాబట్టి మొదటి సెట్ ఒక వ్యక్తికి ఒకే ఉద్యోగం పొందడం గురించి మరియు రెండవ సెట్ ఒక వ్యక్తికి మాత్రమే వెళ్ళే ఉద్యోగం గురించి చెప్తుంది కాబట్టి మీరు 3 x 3 అసైన్మెంట్ ప్రాబ్లెమ్ను పరిశీలిస్తే అక్కడ మూడు కన్స్ ట్రైన్ట్స్ ఉన్నాయి ఇక్కడ n కన్స్ ట్రైన్ట్స్ n కన్స్ ట్రైన్ట్స్ ఉన్నాయి మరియు ఇక్కడ మరొక n కన్స్ ట్రైన్ట్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ n కన్స్ ట్రైన్ట్స్ ఉన్నాయని మనం చూస్తాము ఇక్కడ మరొక n కన్స్ ట్రైన్ట్స్ మరియు అక్కడ మరొక n కన్స్ ట్రైన్ట్స్ n స్క్వేర్ వేరియబుల్స్ డెసిషన్ వేరియబుల్స్ ఉన్నాయి ఎందుకంటే i 1 నుండి n j 1 నుండి n వరకు మనకు n స్క్వేర్ డెసిషన్ వేరియబుల్స్ మరియు 2n కన్స్ ట్రైన్ట్స్ వస్తాయి N స్క్వేర్డ్ డెసిషన్ వేరియబుల్స్ బైనరీ వేరియబుల్స్ కాబట్టి మనము Xij ని 0 లేదా 1 గా నిర్వచించాము కాబట్టి అవి 0 లేదా 1 తో బైనరీ వేరియబుల్స్ గా నిర్వచించబడతాయి ఇప్పుడు ఇది అసైన్మెంట్ ప్రాబ్లెమ్ యొక్క సూత్రీకరణ ఒకవేళ మీరు దీన్ని వివరించినట్లయితే మరియు మొదటి కన్స్ ట్రైన్ట్ కు వెళితే ప్రతి j కోసం Xij 1 i పై సంగ్రహించబడింది ఉదాహరణకు నేను ఈ j ని j 1 తీసుకుంటామని అనుకుందాం అప్పుడు కన్స్ ట్రైన్ట్ X11 X21 X31 1 X12 X22 X32 1 మరియు X13 X23 X33 1 ఒకవేళ నేను i 1 కోసం ఈ కన్స్ ట్రైన్ట్ ని తీసుకుంటే ఇది X11 X12 X13 1 కాబట్టి 3 x 3 నియామకం సమస్యలో ఆరు కన్స్ ట్రైన్ట్స్ మరియు తొమ్మిది variables ఉంటాయి మరియు సాధారణంగా n x n అసైన్మెంట్ ప్రాబ్లెమ్లో n స్క్వేర్ డెసిషన్ వేరియబుల్స్ మరియు 2n కన్స్ ట్రైన్ట్స్ ఉన్నాయి n x n అసైన్మెంట్ ప్రాబ్లెమ్లో డెసిషన్ వేరియబుల్స్ అన్ని బైనరీ వేరియబుల్స్ ఇప్పుడు ఈ Xij లను బైనరీ వేరియబుల్స్గా నిర్వచించకపోతే మరియు ఒకవేళ అవి కంటిన్యువస్ వేరియబుల్స్గా నిర్వచించబడితే అప్పుడు అసైన్మెంట్ ప్రాబ్లెమ్ లీనియర్ ప్రోగ్రామింగ్ సమస్య అవుతుంది ఉదాహరణకు నేను Xij బైనరీని Xij ≥ 0 గా భర్తీ చేస్తే లేదా నేను ఈ బైనరీ వేరియబుల్స్ను కంటిన్యువస్ వేరియబుల్స్ ద్వారా భర్తీ చేస్తే అసైన్మెంట్ ప్రాబ్లెమ్ సరళ ప్రోగ్రామింగ్ సమస్య అంటారు ఎందుకంటే ఆబ్జెక్టివ్ ఫంక్షన్ సరళ ఫంక్షన్ పరిమితులు సరళము మరియు ప్రతికూలత లేని పరిమితి ఉంది కాబట్టి ఒకవేళ మనము దీనిని భర్తీ చేసి సరళ సమస్యగా చేస్తే దానిలోని సింప్లెక్స్ అల్గోరిథం పట్టిక రూపం లేదా మరేదైనా సరళంగా ఉపయోగించవచ్చు ప్రోగ్రామింగ్ అనేది అసైన్మెంట్ ప్రాబ్లెమ్ పరిష్కరించడానికి ఒక మార్గము అసైన్మెంట్ సమస్యను గమనించడం కూడా చాలా ముఖ్యం ఈ Xij ను నిరంతర వేరియబుల్ అని మనము నిర్వచించినట్లయితే అది ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లెమ్ లాంటిది ఇక్కడ సమాన సంఖ్యలో సరఫరా పాయింట్లు మరియు డిమాండ్ పాయింట్లు ఉన్నాయి మరియు ప్రతి డిమాండ్ పాయింట్కు 1 యూనిట్ అవసరం మరియు ప్రతి సరఫరా పాయింట్లు 1 యూనిట్ను సరఫరా చేస్తాయి కాబట్టి అసైన్మెంట్ సమస్యను ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లెమ్ యొక్క ప్రత్యేక సందర్భంగా కూడా చూడవచ్చు ఇక్కడ సమాన సంఖ్యలో సరఫరా పాయింట్లు మరియు డిమాండ్ పాయింట్లు ఉన్నాయి ప్రతి సరఫరా పాయింట్ 1 యూనిట్ మాత్రమే సరఫరా చేస్తుంది మరియు ప్రతి డిమాండ్ పాయింట్కు 1 యూనిట్ మాత్రమే అవసరం ఉంటుంది కాబట్టి అసైన్మెంట్ ప్రాబ్లెమ్ అనేది లీనియర్ ప్రోగ్రామింగ్ సమస్య మాత్రమే కాదు ఇది అసైన్మెంట్ ప్రాబ్లెమ్ కూడా లీనియర్ ప్రోగ్రామింగ్ను పరిష్కరించే పద్ధతులను మనము ఇప్పటికే చూశాము మరియు అసైన్మెంట్ ప్రాబ్లెమ్ పరిష్కార పద్ధతులను ఇప్పటికే కొన్ని చూసాము కానీ అసైన్మెంట్ ప్రాబ్లెమ్ పరిష్కార పద్ధతులు లీనియర్ ప్రోగ్రామింగ్ సమస్య పరిష్కార పద్ధతుల కంటే భిన్నంగా ఉంటాయి మరొక అల్గోరిథం ఉపయోగించి అసైన్మెంట్ ప్రాబ్లెమ్ ను మనము పరిష్కరిస్తాము ఇది అసైన్మెంట్ ప్రాబ్లెమ్ ను పరిష్కరించడానికి లేదా లీనియర్ ప్రోగ్రామింగ్ సమస్యను పరిష్కరించడానికి చాలా భిన్నంగా ఉంటుంది అసైన్మెంట్ ప్రాబ్లెమ్ సూత్రప్రాయం గా లీనియర్ ప్రోగ్రామింగ్ సమస్య అయినప్పటికీ అది కూడా సూత్రప్రాయంగా అసైన్మెంట్ ప్రాబ్లెమ్ దాన్ని పరిష్కరించడానికి మనము ఆ పద్ధతులను ఉపయోగించము అసైన్మెంట్ ప్రాబ్లెమ్ ను ఒక ప్రత్యేక పద్ధతి ద్వారా పరిష్కరించుకుంటాము అసైన్మెంట్ ప్రాబ్లెమ్ ను పరిష్కరించడానికి ఇది వేగంగా మరియు చాలా సులువుగా పరిష్కరిస్తుంది ఇప్పుడు అప్పగించిన అసైన్మెంట్ ప్రాబ్లెమ్ ను పరిష్కరించే మార్గాలను పరిశీలిద్దాము ఇప్పుడు మనము మొదటి ఉదాహరణను పరిశీలిద్దాము ఇక్కడ చూపిన విధంగా అసైన్మెంట్ ప్రాబ్లెమ్ ను పట్టిక రూపంలో వ్రాయడం ఆచారం కాబట్టి ఈ 4 x 4 పట్టిక 4 x 4 అసైన్మెంట్ ప్రాబ్లెమ్ ను సూచిస్తుంది కాబట్టి ఇది 4 x 4 అసైన్మెంట్ ప్రాబ్లెమ్ ఇవి నాలుగు ఉద్యోగాలు మరియు ఇవి నలుగురు వ్యక్తులు అని మనం అనుకోవచ్చు కాబట్టి మొదటి ఉద్యోగాన్ని మొదటి వ్యక్తికి కేటాయించడానికి 8 రూపాయలు ఖర్చవుతుందని మొదటి వ్యక్తికి రెండవ ఉద్యోగాన్ని కేటాయించడానికి 6 రూపాయలు ఖర్చవుతుందని మనము చెబుతాము కాబట్టి ఇది 4 x 4 అసైన్మెంట్ ప్రాబ్లెమ్ ఈ అసైన్మెంట్ ప్రాబ్లెమ్ కు సమాన సంఖ్యలో ఉద్యోగాలు మరియు వ్యక్తులు ఉన్నందున మ్యాట్రిక్స్ ఎల్లప్పుడూ స్క్వేర్ మాత్రిక అని అర్థం చేసుకోవచ్చు ఒకవేళ ఇది 4 x 4 సమస్య అయితే ఇది 4 x 4 మాత్రిక మరియు మొదలైనవి కాబట్టి మనము ఈ మాత్రికను పరిష్కరిస్తామా లేదా దాన్ని పరిష్కరించినా అది పారదర్శకంగా ఉందా దీని అర్థం 8 6 4 8 అడ్డు వరుసలుగా 8 6 4 8 నిలువు వరుసలుగా మారుతుందని అనుకుంటే అయినప్పటికీ అదే పరిష్కారం ఇస్తుంది కానీ ప్రస్తుతం 4 అడ్డు వరుసలు నాలుగు ఉద్యోగాలు మరియు 4 నిలువు వరుసలు నలుగురు వ్యక్తులను సూచిస్తాయని అనుకుందాము ఇప్పుడు అసైన్మెంట్ ప్రాబ్లెమ్ ను పరిష్కరించుకుందాం ఇప్పుడు అసైన్మెంట్ ప్రాబ్లెమ్ కు పరిష్కారం రెండు సాధారణ సూత్రాలపై ఆధారపడి ఉంటుంది మొదటి సూత్రం ఏమిటంటే మనం ఒకవేళ ఇక్కడ చూసిన లేదా మనం ఇక్కడ చూపించిన మాత్రిక వంటి ఖర్చు గుణకం మాత్రిక ఈ కాస్ట్ కోఎఫీషియంట్ మ్యాట్రిక్స్ ను Cij మ్యాట్రిక్స్ అని కూడా పిలుస్తారు ఇది Cij మ్యాట్రిక్స్ ఇక్కడ చూపించిన విధంగా Cij ≥ 0 అంటే ఒక వ్యక్తికి ఒక ఉద్యోగం కేటాయించడానికి మనకు 0 లేదా మరికొంత ఖర్చు అవుతుంది మనము 0 ఖర్చులతో సాధ్యమయ్యే పరిష్కారాన్ని పొందగలిగితే అటువంటి పరిష్కారం వాంఛనీయంగా ఉండాలి కారణం అన్ని వ్యయ గుణకాలు ప్రతికూలంగా లేవు మరియు కొన్ని కారణాల వలన మనము 0 ఖర్చులతో సాధ్యమయ్యే పరిష్కారాన్ని పొందగలుగుతున్నాము అప్పుడు ఆబ్జెక్టివ్ ఫంక్షన్ విలువ 0 కాబట్టి ఇది సరైనది కానీ ప్రస్తుతానికి మనము చేయము ఈ 16 వ్యయ మూలకాలలో దేనినైనా 0 గా ఖర్చు చేస్తాము మరియు ఈ 16 ఖర్చులు సానుకూలంగా ఉంటాయి అందువల్ల మనం చేసేది ఏమిటంటే ఈ మాత్రికను మరొక మాత్రికకు తగ్గించడానికి ప్రయత్నిస్తాము ఇది 0 ఖర్చులు మరియు ప్రక్రియలో ఉంటుంది మనము 0 స్థానాల్లో మాత్రమే పనులను చేయడానికి ప్రయత్నిస్తాము మరియు సాధ్యమైన పరిష్కారం పొందడానికి ప్రయత్నిస్తాము ఇప్పుడు సాధ్యమయ్యే పరిష్కారం ఏమిటి సాధ్యమయ్యే పరిష్కారం ఏమిటంటే అన్ని కన్స్ ట్రైన్ట్స్ సంతృప్తిపరిచేది ఈ సందర్భంలో ఇది 4 x 4 సమస్య ఎనిమిది కన్స్ ట్రైన్ట్స్ ఉంటాయి ప్రతి ఉద్యోగం ఒక వ్యక్తికి మాత్రమే వెళ్తుంది ప్రతి వ్యక్తికి ఒకే ఉద్యోగం లభిస్తుంది అంటే ప్రతి అడ్డు వరుసకు ఒకే ఒక నియామకం ఉండాలి మరియు ప్రతి నిలువు వరుసకు ఒక నియామకం మాత్రమే ఉండాలి మనము దానిని పొందగలిగితే అదే మనకు సాధ్యమయ్యే పరిష్కారం కాబట్టి మళ్ళీ నన్ను తిరిగి వెళ్ళనివ్వండి మనం 0 ఖర్చులతో సాధ్యమయ్యే పరిష్కారాన్ని పొందగలిగితే అది వాంఛనీయమైనది అనే సూత్రంతో ప్రారంభిస్తాము కానీ అప్పుడు మనం గమనించింది ఏంటంటే అక్కడ ఎటువంటి ఖర్చు లేదు మరియు ఖర్చు 0 4 x 4 మాత్రిక ను మరొక మాత్రికగా తగ్గించడానికి ప్రయత్నించాము అది 0 లను కలిగి ఉంటుంది ఆపై 0 స్థానాల్లో మాత్రమే పనులను చేసి సాధ్యమైన పరిష్కారం పొందడానికి ప్రయత్నించాము అప్పుడు అటువంటి సాధ్యమయ్యే పరిష్కారం వాంఛనీయంగా ఉంటుంది ఎందుకంటే దీనికి 0 ఖర్చులు ఉంటాయి ఇప్పుడు ఈ మాత్రిక ను 0 లను కలిగి ఉన్న మరొక మాత్రికకు ఎలా తగ్గిస్తాము ఇప్పుడు అది రెండవ సూత్రం పై ఆధారపడింది ఇది రెండవది ఉదాహరణకు నేను మొదటి ఉద్యోగం తీసుకుంటాను మొదటి ఉద్యోగం ఈ నలుగురిలో ఎవరికైనా వెళ్ళవచ్చు మరియు మొదటి ఉద్యోగం వ్యక్తి 1 లేదా వ్యక్తి 2 లేదా వ్యక్తి 3 లేదా వ్యక్తి 4 కి వెళ్ళవచ్చు ఎందుకంటే అది ఈ నలుగురు వ్యక్తులలో ఒకరికి వెళ్ళాలి ఇవన్నీ సంబంధిత వ్యయాన్ని 1 యూనిట్ ద్వారా తగ్గిస్తే అది ఇప్పటికీ అదే వ్యక్తికి వెళ్తుంది ఎందుకంటే వారందరూ దీనిని 1 యూనిట్ తగ్గించారు అందువల్ల అడ్డు వరుసలోని ప్రతి మూలకం నుండి స్థిరాంకం తీసివేయడం వలన పరిష్కారం మారదు ఇదే విధంగా ఒకవేళ నేను ఈ నాలుగు ఉద్యోగాలను తీసుకుంటే ఈ నాలుగు ఉద్యోగాలను కేటాయించడానికి అయ్యే ఖర్చు మొదటి వ్యక్తికి కేటాయించే ఖర్చు మనము ఈ నాలుగు ఖర్చులను ఒక్కొక్కటి 1 యూనిట్ చొప్పున తగ్గించినట్లయితే ఈ వ్యక్తి అతనికి లేదా ఆమెకు కేటాయించినా అదే ఉద్యోగాన్ని పొందుతారు అంటే ఒక నిలువు వరుసలోని ప్రతి మూలకం నుండి ఒకే స్థిరాంకాన్ని తీసివేయడం పరిష్కారాన్ని ప్రభావితం చేయదు కాబట్టి రెండవ సూత్రం వరుసగా ప్రతి మూలకం నుండి స్థిరాంకాన్ని తీసివేయడం పరిష్కారాన్ని ప్రభావితం చేయదు ఒక నిలువు వరుసలోని ప్రతి మూలకం నుండి ఒకే స్థిరాంకాన్ని తీసివేయడం పరిష్కారాన్ని ప్రభావితం చేయదు మళ్ళీ పరిష్కారం అంటే డెసిషన్ వేరియబుల్స్ తీసుకొనే విలువలు మరియు ఈ సందర్భంలో వాస్తవంగా వ్యక్తులకు ఉద్యోగాల కేటాయింపు జరుగుతుంది కాబట్టి మనము మొదటి అడ్డు వరుసను తీసుకుంటే మొదటి వరుసలోని ప్రతి మూలకం నుండి ఒకే స్థిరాంకాన్ని తీసివేస్తే పరిష్కారం ప్రభావితం కాదని మనము గ్రహించాము కాబట్టి ఇప్పుడు మనము కొంత స్థిరంగా ప్రయత్నించి తీసివేసి మనకు వీలైనంత వరకు తీసివేయడానికి ప్రయత్నిద్దాం కాబట్టి అడ్డు వరుసలోని ప్రతి మూలకం నుండి మనం తీసివేయగల గరిష్టంగా 4 ఖర్చులు కనిష్టంగా ఉంటాయి ఇది 4 ఎందుకంటే 4 ను తీసివేయడం వరకు Cij ప్రతికూలంగా ఉండదు ఒకవేళ నేను మొదటి అడ్డు వరుసలోని ప్రతి మూలకం నుండి 5 ని తీసివేస్తే ఇది మైనస్ 1 అవుతుంది మరియు Cij ప్రతికూలంగా ఉన్న మాత్రికతో పనిచేయడానికి నేను ఇష్టపడను కాబట్టి Cij's ≥ 0 అని మనము నిర్ధారించుకోవాలి అందువల్ల మనము తీసివేస్తే మనకు సాధ్యమైనంత వరకు తీసివేస్తాము మరియు ఈ ప్రక్రియలో మనకు 0 లు కావాలి అందువల్ల మనము అడ్డు వరుస యొక్క మూలకం నుండి కనిష్ట వరుసను తీసివేస్తాము తద్వారా వ్యవకలనం తరువాత ఈ అడ్డు వరుసకు కనీసం 1 లేదా 0 ఉంటుంది కాబట్టి మనము 1వ వరుసలోని ప్రతి మూలకం నుండి 4ను తీసివేస్తాము 2వ వరుసలోని ప్రతి మూలకం నుండి 5ను తీసివేస్తాము 3వ వరుసలోని ప్రతి మూలకం నుండి 9ను తీసివేస్తాము మరియు 4వ వరుసలోని ప్రతి మూలకం నుండి 6ను తీసివేస్తాము కాబట్టి సూత్రప్రాయంగా మనము ప్రతి అడ్డు వరుసలోని ప్రతి మూలకం నుండి కనిష్ట వరుసను తీసివేస్తాము మరియు మనము అలా చేస్తే మనకు క్రొత్త మాత్రిక లభిస్తుంది కాబట్టి మొదటి వరుసలోని ప్రతి మూలకం నుండి 4 ను తీసివేయడం వల్ల మనకు 8 4 4 6 4 2 4 4 0 మరియు 8 4 4 లభిస్తాయి ఇవి మనం ఇక్కడ చూసే నాలుగు విలువలు అదేవిధంగా మనము 1 0 0 3 పొందడానికి రెండవ వరుస నుండి కనిష్ట 5ను తీసివేస్తాము 0 1 2 3 పొందడానికి 3వ వరుస నుండి కనీస 9ను తీసివేస్తాము మరియు 1 0 2 4 ను పొందటానికి 4వ వరుస నుండి కనిష్ట 6ను తీసివేస్తాము కాబట్టి ఇప్పుడు ఈ అడ్డు వరుసను కుడి వైపున ఉన్న వాటికి చాలా ఆసక్తికరమైన చేరికతో తగ్గించాము ప్రతి అడ్డు వరుసలో ఇప్పుడు కనీసం ఒక 0 ఉంది రెండు 0 లను కలిగి ఉంది ఎందుకంటే 5 కనిష్టమైనది మరియు ఇది రెండు వేర్వేరు ప్రదేశాలలో సంభవించింది ఇప్పుడు ప్రతి అడ్డు వరుసకు ఒక 0 ఉంటుంది ఇప్పుడు అడ్డు వరుసకు వర్తించేది నిలువు వరుసకు కాలమ్ కూడా వర్తిస్తుంది ఎందుకంటే నిలువు వరుస యొక్క ప్రతి మూలకం నుండి ఒకే స్థిరాంకాన్ని తీసివేయడం వలన పరిష్కారం మారదు కాబట్టి మనము ఇప్పుడు మొదటి నిలువు వరుసను చూస్తాము నిలువు వరుస కనిష్ట 0 కాబట్టి మనం తీసివేసినప్పుడు మనకు మళ్లీ అదే నిలువు వరుస లభిస్తుంది మనకు రెండవ నిలువు వరుసలను కనిష్టంగా 0 ని చూస్తాము మరియు మనకు అదే సంఖ్యలు లభిస్తాయి 3వ నిలువు వరుసలో కూడా కనిష్టం 0కి సమానం కాబట్టి మనకు అదే అంకెలు వస్తాయి కానీ 4వ నిలువు వరుస 3కి సమానం కలిగి ఉంది కాబట్టి క్రొత్త మాత్రిక ను పొందడానికి నిలువు వరుసలో కనిష్టాన్ని ప్రతి మూలకం నుండి తీసివేస్తాము ఇక్కడ మొదటి 3 నిలువు వరుసలు ఒకే విధంగా ఉంటాయి చివరి నిలువు వరుస 1 0 0 మరియు 1 గా మార్చబడింది కాబట్టి మనము ఇప్పుడు మొదటి మాత్రిక ను ఈ క్రొత్త మాత్రికకు తగ్గించాము ఇది ఇక్కడ ఉంది అప్పుడు మనము ఈ మాత్రిక ను పరిష్కరిస్తే పరిష్కారం మొదటిదానితో సమానం మనము ఈ మాత్రికను ఎలా పరిష్కరిస్తాము అనేది తరువాత పాఠంలో చూద్దాము